కాబట్టి సరే ఇక్కడ మనకు ఆ సమీకరణలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మనం Ia1 Vf0 Z1Z2Z3 అని చూశాము మరియు ఇది సమానమైన సర్క్యూట్ ఓకే కాబట్టి Ia1 0 909∟00 j ఇక్కడ ఇది రియాక్ట్ న్స్ ప్రతిచర్య ఎందుకంటే R లేదు కాబట్టి Ia j 0 252 p u మరియు Ia1 ఇక్కడ చూపబడలేదు Ia1 Ia2 Ia0 ఎందుకంటే ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి Ia1 Ia2 Ia0 అంటే j0 252 p u కాబట్టి ఫాల్ట్ కరెంట్ 3 Ia0 ఇది మనం ఇంతకు ముందు చూశాము కాబట్టి మేము మీ సర్క్యూట్ కనెక్షన్ను లైన్ నుండి గ్రౌండ్ డబుల్ లైన్ లైన్ టు లైన్ మరియు డబుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అని పిలుస్తాము కాబట్టి ఈ ఫాల్ట్ కరెంట్ 3 Ia కి సమానం ఒకవేళ సమీకరణ 7 గుర్తుచేసుకుంటే 3 j0 252 కు సమానం అది మైనస్ j 0 756 p u కాబట్టి Ia1 యొక్క భాగం 'g' వైపు ప్రవహిస్తుందని మీరు చూస్తే ఇది ఇప్పుడు ఫాల్ట్ కరెంట్ అంటే దీనిని మీరు సమాంతర సర్క్యూట్ అని పిలుస్తారు ఈ సమానమైన ఇంపెడెన్స్ సానుకూల క్రమం కోసం ఇది ఈ సమానమైన ఇంపెడెన్స్ ఈ వైపు ఉంది కాబట్టి ఇది j0 23 మరియు ఈ వైపు j0 20 మరియు j0 కాబట్టి ఇది ఈ రెండు సమాంతర లైన్ కి సమానం ఓకే కాబట్టి మనము దానికి సమానమైన ప్రీ ఫాల్ట్ వోల్టేజ్ నుంచి తీసుకున్నాము కాబట్టి ఇక్కడ ఈ రెండు విషయాలు సమాంతరంగా ఇది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ఈ పాయింట్ j0 345 మరియు j0 69 కాబట్టి అది j0 23 మరియు ఈ వైపు మీ j0 కాబట్టి మనము జనరేటర్ వైపు నుండి 'g' వైపు ప్రవహించే Ia1 యొక్క భాగాన్ని వ్రాస్తున్నాము అంటే ఇది మీదే నా ఉద్దేశ్యం ఈ జెనరేటర్ వైపు నుండి ఈ పాయింట్ 'g' వైపు ప్రవహించే Ia1 యొక్క భాగం ఓకే అది సమాంతర సర్క్యూట్ కాబట్టి తదనుగుణంగా కరెంట్ విభజించబడుతుంది కాబట్టి ఇది వాస్తవానికి j0 252 0 921 ఎందుకంటే ఇది మీ వైపు కాబట్టి ఈ రెండు మోటారు ప్రతిచర్య లకు సమానమైన 0 23 ఓకే కాబట్టి ఇది వాస్తవానికి j0 063 p u వస్తుంది ఇప్పుడు Ia1 యొక్క భాగం మోటారు వైపు నుండి 'g' వైపు ప్రవహిస్తుంది అంటే ఈ రెండు మోటార్లలో ఒక్క మోటార్ నుండి ఎంత కరెంటు ప్రవహిస్తోంది కావున ఆ సందర్భంలో అది మీ j0 252 0 ఇప్పుడు ఈ విధంగా జెనరేటర్ వైపు నుండి Ia2 యొక్క భాగం ఒకే విధంగా ఉంది ఎందుకంటే ఈ ప్రతికూల క్రమం ఒకే విధంగా ఉంటుంది వోల్టేజ్ మూలాలు మాత్రమే ఇక్కడ లేవు కానీ ఇది అదే మరియు మీ అన్ని ప్రతికూల శ్రేణి ప్రతిచర్యలు ఒకేలా ఉన్నాయి జనరేటర్ వైపు నుండి Ia2 యొక్క భాగం j0 u అవుతుంది మరియు మోటారు వైపు నుండి దాని భాగం j0 189 సారూప్యము ముందు మాదిరిగానే ఉంటుంది కానీ మొత్తం Ia0 మోటారు 2 వైపు నుండి g వైపు ప్రవహిస్తుంది ఎందుకంటే ఈ రేఖాచిత్రంలో మోటారు 2 వాస్తవానికి మోటారు 2 మీరు పిలిచేది గ్రౌన్దేడ్ మరియు ఇది అన్గ్రౌండ్డ్ Y కనెక్ట్ మరియు అండ్ గ్రౌండ్ అయితే Ia0 మొత్తం మోటారు 2 వైపు నుండి g వైపు ప్రవహిస్తుంది కాబట్టి Ia0 లోని ఏ భాగం జనరేటర్ వైపు నుండి g వైపు ప్రవహించదు అది 0 అంటే మీరు రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే ఇది సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ ఇది ఇలా ఉంటుంది మరియు చివరకు ఇది j3 264 కానీ మీరు జనరేటర్ వైపు చూస్తే అది అక్కడ వేరుచేయబడుతుంది ఒక ఐసోలేషన్ కాబట్టి జనరేటర్ వైపు నుండి సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రవహించదు అంటే జనరేటర్ వైపు నుండి Ia0 కరెంట్ యొక్క ఏ భాగం g వైపు ప్రవహించదు అంటే అది 0 కాబట్టి ఆ సందర్భంలో ఇది జనరేటర్ నుండి g వైపు ఉన్న ఫాల్ట్ కరెంట్ ఇప్పుడు మనకు Ia1 Ia2 Ia0 తెలుసు అందువల్ల జనరేటర్ల నుండి 'g' వైపు ఫాల్ట్ కరెంట్ Ia Ib Ic 1 2 1 2 1 1 1 Ia1 Ia2 Ia0 మరియు జనరేటర్ వైపు నుండి సున్నా సీక్వెన్స్ కరెంట్ లేదు కాబట్టి ఇది '0' అని నేను మీకు చెప్పాను కాబట్టి మీరు సరళీకృతం చేస్తే Ia j0 u అవుతుంది కాబట్టి 0 కాబట్టి Ib విలువ j0 063β2 β కానీβ2 β10 అవుతుంది అది మనకు తెలుసు కాబట్టి β2 β 1 కాబట్టి ఇది Ib j0 063 p మరియు Ic j0 మళ్ళీ 0 063β2 β కి పూర్వం మాదిరిగానే ఉంటుంది ఇది 1 కాబట్టి Ic j0 ఇది జనరేటర్ వైపు నుంచి వచ్చిన ఫాల్ట్ కరెంట్ అదేవిధంగా మోటారు వైపు నుండి ఫాల్ట్ కరెంట్ Ia Ib Ic మునుపటిలాగే ఉంటాయి Ia Ib Ic 1 2 1 2 1 1 1 Ia1 Ia2 Ia0 కాబట్టి ఇది మోటారు వైపు నుండి మీ Ia1 తరువాత Ia2 మరియు ఇది మీ Ia0 j0 కాబట్టి ఆ సందర్భంలో మీరు Ia ను సరళీకృతం చేస్తే j 0 u అవుతుంది అదేవిధంగా Ib j0 189 అవుతుంది మోటారు వైపు నుండి Ia0 j0 అందువలన Ia j 0 189 β2 β అది 1 కు సమానం ఓకే కాబట్టి ఇక్కడ Ib j 0 189 అవుతుంది కాబట్టి మీరు సరళీకృతం చేస్తే అది j0 u అవుతుంది అదేవిధంగా Ic j 0 0063 p u అవుతుంది ఇది సమాధానం కాబట్టి ఈ ఉదాహరణ నుండి మనం పాజిటివ్ నెగిటివ్ మరియు జీరో సీక్వెన్స్ నెట్వర్క్ను ఎలా కనెక్ట్ చేయాలో మరియు జనరేటర్ వైపు నుండి అలాగే మోటారు వైపు నుంచి ఫాల్ట్ కరెంట్ ను ఎలా కనుగొనాలో చూసాము మనము అదే రేఖాచిత్రాన్ని తీసుకుందాం అదే పారామితులు అన్ని పారామితులు మునుపటి అంశం యొక్క ఉదాహరణ 4 లాగానే ఉంటాయి మీరు ఈ సమయంలో ఫాల్ట్ 'e' దగ్గర తీసుకుంటారు తదనుగుణంగా మీరు మీ సర్క్యూట్ కనెక్షన్ను గీయండి మరియు అన్నిఫాల్ట్ కరెంట్ ను లెక్కించండి Ia1 Ia2 Ia0 ఇది మీ కరెంట్ జనరేటర్ వైపు నుంచి ఫాల్ట్ కరెంట్ మరియు మోటారు వైపు నుంచి ఫాల్ట్ కరెంట్ కాబట్టి మీరు ఇక్కడ ఒక ఫాల్ట్ తీసుకుంటారని ఇది మీ కోసం ఒక ఉదాహరణ కానీ ఆ సమయంలో మీరు దీనిని పరిగణించకూడదు తదుపరిది మరొక ఉదాహరణ మీకు సమాంతరంగా పనిచేసే రెండు జనరేటర్లు ఉన్నాయని అనుకుందాం అవి సమాంతరంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇది 11 kV 12 MVA MVA మూడు దశ Y కనెక్ట్ చేయబడిన జనరేటర్ సమాంతరంగా పనిచేస్తాయి కాబట్టి సానుకూల ప్రతికూల మరియు సున్నా శ్రేణి ప్రతిచర్యలు j0 09 j 0 05 మరియు j0 04 p వరుసగా ఉన్నాయి జెనరేటర్ యొక్క టెర్మినల్స్ వద్ద సింగిల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ సంభవించింది కాబట్టి మీరు ఫాల్ట్ కరెంట్ గ్రౌండింగ్ రెసిస్టర్లో కరెంట్ మరియు గ్రౌండింగ్ రెసిస్టర్ వోల్టేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇది రెండు జనరేటర్లు సమాంతరంగా ఉన్నాయి మరియు మీ 11kV మరియు 12 MVA మూడు దశ Y కనెక్ట్ లైన్ 2 గ్రౌండ్ ఫాల్ట్ ఇక్కడ సంభవించింది మరియు ఇది మీ గ్రౌండింగ్ నిరోధకత Rn 1Ω ఇవ్వబడింది కాబట్టి అవి సమాంతరంగా ఉన్నందున మరియు మీరు ఇలాంటి పని చేసినప్పుడు ప్రతి దశ విశ్లేషణకు వెళతారు కాబట్టి X1 సమానమైన ఒకటి j0 092 ఎందుకంటే రెండూ ఒకే సానుకూల శ్రేణి ప్రతిచర్యను కలిగి ఉంటాయి కాబట్టి ఇది j0 కాబట్టి మొదట మీరు ఈ విషయాన్ని చూసుకోవాలి అని అర్థం ఇప్పుడు Z0 మీ సున్నా క్రమం మీ ఇంపెడెన్స్ లేదా రియాక్టెన్స్ j 0 04 అని ఇవ్వబడింది కానీ అదే సమయంలో గ్రౌండింగ్ నిరోధకతపై Rn 1Ω ఇక్కడ ఉంది మరియు ఈ యంత్ర రేటింగ్ 11 kV మరియు 12 MVA కాబట్టి మెషిన్ బేస్ తీసుకొని దాని మెషిన్ రేటింగ్లో దీనిని యూనిట్ విలువలకు మార్చాలి కాబట్టి ఆ సందర్భంలో Z కి 0 04 ఇవ్వబడింది 3 Rn ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి 3Rn అంటే Rn 1Ω అని 3 1 కాబట్టి ఇది 3 1 మరియు ఇది kV మరియు బేస్ ఇంపెడెన్స్ ద్వారా విభజించబడింది కాబట్టి బేస్ ఇంపెడెన్స్ ఏమిటంటే జనరేటర్ మీ వోల్టేజ్ 11 kV టెర్మినల్ వోల్టేజ్ మరియు మీ సాధారణ రేటింగ్ 12 MVA కాబట్టి ఇది మీ 11kV బేస్ కాబట్టి 31 కాబట్టి అప్పుడు మేము దానిని యూనిట్కు మారుస్తాము మరియు అది Z0 మొత్తం 0 297 అవుతుంది దీని అర్థం మనం మొదట వ్రాస్తున్నది 0 04 p ఇప్పుడు ఫాల్ట్ కరెంట్ ఫాల్ట్ వాస్తవానికి If Ia 3Ia1 అంటే మనం లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ ను ఈక్వేషన్ 7 నుంచి వ్రాస్తున్నాము ఎందుకంటే ఫాల్ట్ ఇంపెడెన్స్ 0 అంటే Zf 0 కాబట్టి ఇది సింగిల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కు లోపం సంభవిస్తుంది కాబట్టి జనరేటర్లలో ఒకదాని యొక్క టెర్మినల్ కానీ మీది మీ సాలిడ్ ఫాల్ట్ అక్కడ మీ గ్రౌండ్ ఇంపెడెన్స్ లేదు కాబట్టి Zf 0 కాబట్టి ఈ సందర్భంలోIf Ia 3Ia1 ఇది సమీకరణం 7 నుంచి వస్తున్నట్లయితే Zf 0 మీరు తిరిగి సమీకరణం 7 కి వెళ్లిZf 0 ఉంచండి కాబట్టిIf 3 1∟0 Ea ఉంటే Ea 1∟0 ను విభజించి మీరు ఈ విలువ X1 X2 మరియు Z0 ను ఇక్కడ ఉంచినట్లయితే మీకు If 9 u లభిస్తుంది ఇది ఫాల్ట్ కరెంట్ పర్ యూనిట్లో ఇప్పుడు మీరు ఒకసారి ఈ ఫాల్ట్ కరెంట్ పొందిన తర్వాత మీరు మీ ఖచ్చితమైన విలువను తెలుసుకోవాలి ఇది పర్ యూనిట్కు దాని విలువ కిలో ఆంపియర్లో కాబట్టి ఈ సందర్భంగా ఇది ఫాల్ట్ కరెంట్ యొక్క ఈ పరిమాణం కోసం కాబట్టి ఈ సందర్భంలో 9 472 పర్ యూనిట్కు మరియు ఇది 12 MVA ఎందుకంటే జనరేటర్ రేటింగ్ 12 MVA311అంటే 11KV కాబట్టి చివరకు ఈ రకమైన యూనిట్ వాస్తవానికి కిలో ఆంపియర్ గా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది వాస్తవానికి జెనరేటర్ యొక్క బేస్ కరెంట్ అంటే ఇది 12 MVA 12 MVA3KVఅంటేs 11 కాబట్టి మీరు అలా చేస్తే అది 5 96 KA అవుతుంది అదేవిధంగా గ్రౌండింగ్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ కాబట్టి అది Rn మీ ఫాల్ట్ కరెంట్ కాబట్టి Rn 1 Ω 1 అవుతుంది ఇది 1 Ω మరియు ఇది యూనిట్కు111212 గా మార్చబడుతుంది మీరు 11 కెవి బేస్ వోల్టేజ్ను 11 కెవిగా మరియు బేస్ MVA 12 ను జనరేటర్ రేటింగ్గా తీసుకుంటే ఇది ఈ జనరేటర్ యొక్క బేస్ ఇంపెడెన్స్ కాబట్టి ఇక్కడ పర్ యూనిట్ విలువకు మీరు 9 472 ను గుణించాలి ఇది పర్ యూనిట్ కరెంట్లో0 u గా ఉంటుంది కాబట్టి ఇది 0 939 113 KV కి సమానం ఎందుకంటే అక్కడ మనం వోల్టేజ్ను గ్రౌండింగ్ రెసిస్టర్ వోల్టేజ్ను కోరుకుంటున్నాము కాబట్టి ఇది దశ వోల్టేజ్ అవుతుంది కాబట్టి 0 939 మరియు 11 అంటే 11 kV అనేది లైన్ టు లైన్ కాబట్టి11 3 KV అంటే 5 96 kV దీనికి సమాధానం కాబట్టి ఈ సమస్య చాలా లెంత్ సమస్యలు కావు నేను ఈ తరగతి నుంచి తీసుకున్నారు కానీ ఈ అసమతుల్య లోపం కొన్ని సమస్యలు చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి కాలపరిమితిలో ఈ విషయాన్ని నేను ఇక్కడ పరిష్కరించలేను కానీ చాలా విషయాలు ప్రాథమికంగా లేదా ప్రతిదీ మీ సుష్ట భాగం ఆధారంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అదే ఉదాహరణ కోసం Rn 0 అని అనుకుంటారు కాబట్టి ప్రతి దశలో ఫాల్ట్ కరెంట్ కనుగొనండి మరియు ఆరోగ్యకరమైన దశ యొక్క వోల్టేజ్ జనరేటర్ యొక్క టెర్మినల్స్ పై డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కనుక్కోండి కాబట్టి మీరు ఇప్పుడు డబుల్ లైన్ నుండి గ్రౌండ్ లైన్ కు Rn 0 ఉందని అనుకుంటారు కాబట్టి అదే ఉదాహరణ కానీ డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కు కాబట్టి ఈ సందర్భంగా ఈక్వేషన్ 36 డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ వరకు పాజిటివ్ సీక్వెన్స్ కరెంట్ యొక్క వ్యక్తీకరణ Ia1 EaZ1Z2Z03ZfZ2Z03Zf కానీ ఈ సందర్భంలో Zf Rn 0 ఇవ్వబడుతుంది కాబట్టి ఇది '0' 045 Z2 X2 అంటే j0 025 ఇవన్నీ మునుపటి ఉదాహరణ నుండి పారామితులు మరియు Z0 Rn 0 గా ఉంటుంది కాబట్టి Z0 కేవలం j0 మరియు Zf Rn 0 ఇది ఇవ్వబడింది కాబట్టి మీరు ఈ పారామితులన్నింటినీ ఇక్కడ ప్రతిక్షేపణ చేస్తే ఇక్కడ మీకు Ia1 j 16 u గా వస్తుంది ఇది సానుకూల శ్రేణి కరెంట్ ఇప్పుడు మీ డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కోసం సమీకరణం 33 కు తిరిగి వెళితే ఈక్వేషన్ 33 నుండి Va1 Va2 ఇది మరొక సమీకరణం 35 నుండి ఇది సమీకరణం 33 నుండి మరియు సమీకరణం 35 నుంచి Va0 Va1 3Zf Ia0 అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఫాల్ట్ ఇంపెడెన్స్ Zf 0 ఎందుకంటే Zf Rn 0 మీరు ఇక్కడ ఉంచితే వాస్తవానికి అది Va0 Va1 అంటే మీ 35 33 సమీకరణం నుండి Va1 Va2 మరియు సమీకరణం నుండి ఫాల్ట్ ఇంపెడెన్స్ 0 అంటే Va0 Va1 కాబట్టి Va1 Va2 Va అది ఒకటే అది సమాంతర కనెక్షన్ గా సూచిస్తుంది కాబట్టి మీరు ఆ Va1 Va2 Va0 1∟0 లోకి చూస్తే ఇది ఒకటి అంటే మీరు లాంగ్ డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ చేసినప్పుడు ఈ సమీకరణం కారణంగా ఇక్కడ 3Zf ఇంపెడెన్స్ ఉంది అందువల్ల Va0 Va1 3ZfIa0 ఇప్పుడు Zf లేదు Zf 0 అవుతుంది అంటే ఇది డైరెక్ట్ కనెక్షన్ అని ఇక్కడ అర్థం కాబట్టి ఆ 3Zf పదం ఇక్కడ లేదు డబుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ వలె నేను ఇక్కడ ఏ ఫిగర్ నంబర్ను ఉంచలేదు కానీ అదే పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ కోసం అదే రేఖాచిత్రం లో ఇది ఎలా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ వెళ్ళండి ఇప్పుడు మీరు చూస్తారు ఈ సందర్భంలో Va1 1∟00 కి సమానమని చూడవచ్చు Ea ఇది Ea 1∟00 - j 16 56 j 0 045 అంటే Ia1 మీ Z1 మరియు మీకు Ia1 j16 56 వచ్చింది కాబట్టి మీ Va1 Va0 Va2 Va0 అన్నీ ఒకే విధంగా ఉంటాయి అవి 0 కాబట్టి ఇది మీ వోల్టేజ్ Va1 Va2 Va0 ఇప్పుడు ఇక్కడ మీరు KVL ను వర్తింప చేస్తే అది మీ Z2 Ia2 Z Z1 మరియు Z0 గా ఇక్కడ చూపబడదు కానీ మీకు తెలుసు ఇది మీ Z1 ఇది ఈ ఇంపెడెన్స్ Z2 మరియు ఇది Z0 కాబట్టి ఈ సందర్భంలో ఇది Ia2 Z2 Va2 0 అవుతుంది అంటే మీ Ia2 విలువ Va2Z2 ఉంటుంది కాబట్టి ఇది 0 2548j0 025 అంటే వాస్తవానికి j10 ఈ విధంగా ఇక్కడ కూడా మీరు దీన్ని Ia0 Z0 Va0 0 చేయగలరు కాబట్టి మీరు Ia0 Va0Z0 ను పొందుతారు అది మీ 0 04 అంటే j 60 మీ 6 మీరు ఈ దాన్ని చూస్తే ఇక్కడ అన్ని కరెంట్ లు ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి ఎందుకంటే మీ ఫాల్ట్ కోసం మీరు ఈ లైన్ టు లైన్ ఫాల్ట్ దశ బి మరియు సి లో పరిగణించారు కాబట్టి Ia 0 అంటే Ia1 Ia2 Ia0 0 అని అర్థం కాబట్టి ఈ విషయాలు ఈ సమయంలో కలుస్తున్నాయి ఇది మీ Ia1 ఇది Ia2 మరియు ఇది మీ Ia0 కాబట్టి Ia1 Ia2 Ia0 0 అదే రేఖాచిత్రం Zf మాత్రమే లేదు ఎందుకంటే Zf 0 కాబట్టి ఒకసారి మీరు Ia1 Ia2 మరియు Ia0 ను పొందారు అంటే తదుపరిది Ib β2 Ia1 βIa2 Ia0 β2 నిజానికి ej240 డిగ్రీ కాబట్టి ఇది 0 866 Ia1 j6 56 అవుతుంది అదేవిధంగా β ej120డిగ్రీ కాబట్టి 0 5 j 0 866 j 10 192 మరియు Ia0 j 6 కాబట్టి మీరు Ib సరళీకృతం చేస్తే వాస్తవానికి 25 60 p అదేవిధంగా Ic βIa1 β2 Ia2 Ia0 కాబట్టి ముందు మాదిరిగానే β విలువ మీరు Ia1 β2 Ia2 Ia0 ద్వారా గుణించాలి ఇది j 6 37 కాబట్టి ఆ సందర్భంలో Ic కూడా మీకు 25 ఇప్పుడు సమీకరణం 31 Vb Vc 3Zf Ia0 నుండి మనం డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కోసం చూశాము కానీ Zf Rn 0 అంటే Vb Vc 0 కాబట్టి దీని అర్థం సమీకరణం 34 నుండి మీరు తిరిగి సమీకరణం 34 కి వెళితే అది Vao 13 Va 2Vb కాబట్టి Vb 0 Vb మరియు Vc రెండూ 0 కాబట్టి Va0 Vao 13 అంటేVa 3 Vao ఇది ఆరోగ్యకరమైన దశ యొక్క వోల్టేజ్ ఎందుకంటే మనం మీ డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ అది దశ b మరియు c తీసుకున్నాము కాబట్టి Va 3 0 2548 గా ఉండాలి అంటే Va 0 u ఎందుకంటే Va1 Va2 Va0 0 2548 కాబట్టి ఈ విధంగా మీరు పరిష్కరించాలి కాబట్టి ఈ సూత్రాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు కొంచెం సాధన చేయాలి కాబట్టి ఈ రకమైన లోపం సంభవించినప్పటికీ ఇది చాలా అరుదు కాబట్టి మీరు ఏమి చేస్తారు అనేది ఏకకాలంలో రెండు లోపాలు ఒకటి ఒక దశ 'a' గ్రౌండ్ ఫాల్ట్ ఒక రేఖ ఉంది అదే సమయంలో దశ 'b' మరియు 'c' కూడా ఒక షార్ట్ సర్క్యూట్ ఉంది కాబట్టి అది మరొక ఫాల్ట్ కాబట్టి ఈ రకమైన లోపం ఏకకాలంలో సంభవించడం చాలా అరుదు కానీ అది జరిగితే చూద్దాం సీక్వెన్స్ నెట్వర్క్ రేఖాచిత్రం ఎలా ఉంటుందో నా ఉద్దేశ్యం అది ఎలా కనెక్ట్ అవుతుంది అందువల్ల 3 దశల సింక్రోనస్ జెనరేటర్ సాలిడ్ గ్రౌన్దేడ్ న్యూట్రల్ గా ఉంటుంది ఇక్కడ ఎటువంటి గ్రౌండ్ ఇంపెడెన్స్ సరైనది కాదు మరియు దశ b' మరియు 'c' లో లైన్ టు లైన్ ఫాల్ట్ మరియు a దశలో గ్రౌండ్ ఫాల్ట్ కలిగి ఉంది కాబట్టి సింక్రోనస్ జనరేటర్ ఎటువంటి లోడ్ లేకుండా నడుస్తుందని అనుకుందాం కాబట్టి మీరు పై ఫాల్ట్ కండిషన్ ని అనుకరిస్తూ సీక్వెన్స్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలి మరియు గీయాలి కాబట్టి దశలవారీగా లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ కి మొదట మీరు సరిహద్దు పరిస్థితిని ఉంచాలి ఇక్కడ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ ఉంటే అంటే Va 0 అదేవిధంగా దశ 'b' మరియు 'c' లు కూడా షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి అంటే ఆ సందర్భంలో Vb Vc Vc మరియు Ib Ic కాబట్టి దీని అర్థం లైన్ టు లైన్ ఫాల్ట్ కారణంగా Vb Vc మరియు Ib Ic ఎందుకంటే ఈ రెండూ కలిసి ఉన్నందున అది లైన్ లైన్ టు లైన్ ఫాల్ట్ కాబట్టి Ib Ic కాబట్టి మరియు Va 0 ఇవి మూడు షరతులు కాబట్టి సమీకరణం నుండి దీని నుండి నేను దీని నుండి అర్ధం మీరు దీనిని సానుకూల ప్రతికూల మరియు సున్నా క్రమంలో ఉంచండి కాబట్టిVb β2 Va1 βVa2 Va0 Vc అంటే β Va1 β2 Va2 Va0 అంటే మీరు సరళీకృతం చేస్తే అది β2 βVa1 β2 β Va2 అవుతుంది కాబట్టి ఇది Va1Va2 అవుతుంది ఎందుకంటే β2 β β2 β రద్దు చేయబడతాయి కాబట్టి దీని అర్థం మరియు మళ్ళీ ఈ సమీకరణం నుండి Va 0 అంటే Va1Va2Va0 0 కాబట్టి ఇది సమీకరణం కాబట్టి సమీకరణం మరియు నుండి ఇక్కడ ఇది Va1Va2 కాబట్టి మీరు ఈ సమీకరణంలో Va మీ Va2 Va1ను ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే అది మీ Va1Va1Va0 0 అవుతుంది అంటే Va1 Va02 కాబట్టి Va1 తర్వాత Va1Va2 కాబట్టి Va1Va2 Va02 ఇది సమీకరణం- ఇప్పుడు మళ్ళీ మీ సమీకరణం నుండి Ib Ic ఈ సమీకరణం కూడా మీరు చేయవలసింది ఏమిటంటే Ib β2 Ia1 ఇది సుష్ట భాగం నుండి మనకు తెలుసు కాబట్టి Ib β2 Ia1 βIa2 Ia0 β Ia1 β2 Ia2 Ia0 కాబట్టి మీరు సరళీకృతం చేస్తే అది β2 β Ia1 β2 β Ia2 2Ia0 అవుతుంది అంటే β2 β 1 ఎందుకంటే మనం β2 β 10 గుర్తింపు ను చూశాము కాబట్టి β2 β 1 మీరు ఇక్కడ 1 1 ఉంచండి అంటే Ia1 Ia2 2Ia0 అంటే Ia1 Ia2 2Ia0 కాబట్టి ఇక్కడ సమీకరణం అంటే Va1 తో మనం ఈ ఒక సీక్వెన్స్ కోసం సీక్వెన్స్ రేఖాచిత్రాన్ని గీయాలి కాబట్టి Va1 ను Va1 మరియుVa2 సానుకూల మరియు ప్రతికూల శ్రేణి నెట్వర్క్లు సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి ఎందుకంటే Va1Va2 కాబట్టి అవి సమాంతరంగా అనుసంధానించబడతాయి కాబట్టి ఈ Va1 మరియు Va2 అవి సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి " " టెర్మినల్ కనెక్ట్ చేయబడింది మైనస్ మైనస్ కనెక్ట్ చేయబడింది ఇప్పుడు Ia1 Ia2 2Ia0 కాబట్టి ఈ కరెంట్ Ia1 ఈ కరెంట్ Ia2 కాబట్టి ఈ టెర్మినల్ నుంచి బయలుదేరుతుంది కాబట్టి 2Ia0 మరియు ఇది ప్రస్తుతానికి సున్నా సీక్వెన్స్ నెట్వర్క్కు ప్రవహిస్తుంది అంటే సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ సానుకూల మరియు ప్రతికూల శ్రేణి నెట్వర్క్ యొక్క సమాంతర కలయికతో సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది అంటే ఇది సానుకూల క్రమం ఇది ప్రతికూల క్రమం మరియు ఈ 2Ia0 కరెంట్ ఎందుకంటే ఈ రెండూ సమాంతరంగా ఉంటాయి మరియు ఈ సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ ఈ సమాంతర కలయికతో సిరీస్లో ఉంటుంది అంటే ఇక్కడ నుండి ఇది సిరీస్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడి నుండి వస్తుంది ఇది ఇక్కడే నెగటివ్ టెర్మినల్కు వస్తుంది మరియు ఇక్కడ నుండి పాజిటివ్ టెర్మినల్ నుండి ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఇక్కడ కూడా మీరు మీ KCL ను వర్తింపజేస్తే Ia1 Ia2 2Ia0 అవుతుంది ఇక్కడ కూడా మీరు చేస్తే కాబట్టి రెండు కరెంట్ Ia1 Ia2 బయలుదేరడం మరియు ప్రవేశించడం కాబట్టి Ia1 Ia2 2Ia0 అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ పిలిచేది మీ సీక్వెన్స్ ఒక లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ సాలిడ్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ మరియు లైన్ నుండి లైన్ ఫాల్ట్ కి ఏకకాలంలో సంభవించే నెట్వర్క్ కనెక్షన్ కాబట్టి దీనితో మనము ఆ అసమతుల్య ఫాల్ట్ విశ్లేషణను ఆపివేస్తాము ధన్యవాదాలు